DNA రెప్లికేషన్ బయోలజీ ఫర్ ఇంజినీర్స్ అండ్ అదర్ నాన్ బయోలజిస్ట్స్ వీడియోల శ్రేణికి పునఃస్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాం అది DNA రెప్లికేషన్ DNA తనని తాను అనుకరించే పద్ధతి యొక్క వివరాల్లోకి వెళ్ళేముందు మనం DNA నిర్మాణం గురించి గుర్తు తెచ్చుకోవడం చాలా ముఖ్యం DNA డబుల్ స్టాండర్డ్ అణువు అన్న విషయం మనందరికీ తెలిసినదే ఇది న్యూక్లియోటైడ్స్ అనే చిన్న యూనిట్లతో తయారు చేయబడి ఉంటుంది అందులో మళ్లీ ప్రతి న్యూక్లియోటైడ్ ఒక ఫాస్పేట్ చక్కెర వెన్నెముక అంటే ఫాస్పేట్ షుగర్ బ్యాక్ బోన్ తో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి ఇందులో ఫాస్పేట్ పెంటోస్ షుగర్ ఇంకా నైట్రోజెనోస్ బేస్ ఉంటాయి ఇప్పుడు ఈ నైట్రోజెనోస్ బేస్ అడెనిన్ గాని థైమిన్ గాని గ్వానిన్ గాని లేదా సైటోసిన్ గాని కావచ్చు కాబట్టి ప్రాథమికంగా ప్రతి న్యూక్లియోటైడ్ కు ఒక నైట్రోజెనోస్ బేస్ ఉంటుంది మరియు ఈ నైట్రోజెనోస్ బేస్ పెంటోస్ షుగర్కు జతచేయబడి ఉంటుంది అంతేకాక ఈ పెంటోస్ షుగర్ లో ఐదవ కార్బన్ మళ్లీ ఒక ఫాస్పేట్ గ్రూప్ కు జత చేయబడి ఉంటుంది ఇప్పుడు దీనిని న్యూక్లియోటైడ్ 1 గా తీసుకుంటే ఈ న్యూక్లియోటైడ్ 1 తన పెంటోస్ షుగర్ లో ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు కార్బన్ లు ఉంటాయి ఇప్పుడు ప్రతిసారీ ఈ న్యూక్లియోటైడ్ వచ్చే ఇంకొక న్యూక్లియోటైడ్ తో సంకర్షణ అవ్వాలి అంటే పెంటోస్ షుగర్ లో మూడవ కార్బన్ లో ఉన్న హైడ్రాక్సిల్ గ్రూప్ ఈ కేసులో డీఆక్సీరైబోస్ తో సంకర్షణ అవ్వాలి ఈ హైడ్రాక్సిల్ గ్రూప్ మూడవ ప్రైమ్ కార్బన్ దగ్గర సంకర్షణ అయ్యి తరువాత వచ్చే న్యూక్లియోటైడ్ తో ఫాస్ఫోడీస్టర్ బాండ్ ని ఏర్పరచుకుంటుంది ఈ న్యూక్లియోటైడ్ ను T అనుకుందాం ఇప్పుడిది తరువాత వచ్చే న్యూక్లియోటైడ్ తో ఫాస్ఫోడీస్టర్ బాండ్ ని ఏర్పరుచుకోవాలి క్లుప్తంగా ఈ పెంటోస్ షుగర్ లో ఉండే మూడవ ప్రైమ్ హైడ్రాక్సిల్ వచ్చే న్యూక్లియోటైడ్ తో ఫాస్ఫోడీస్టర్ బాండ్ ని ఏర్పరచుకుంటుంది ఆ కొత్త న్యూక్లియోటైడ్ కు మళ్లీ ప్రత్యేకమైన పెంటోస్ షుగర్ ఇంకా నైట్రోజెనోస్ బేస్ ఉండి ఇంకా ఆల్ఫా బీటా మరియు గామా ఫాస్పేట్ లు ఉంటాయి ఇక్కడ ఈ మూడవ ప్రైమ్ హైడ్రాక్సిల్ ఫాస్ఫోడీస్టర్ బాండ్ ని ఏర్పరుచుకోవడానికి ఫస్ట్ ఆల్ఫా ఫాస్పేట్ మీద న్యూక్లియోఫిలిక్ ఎటాక్ జరిపి ఫస్ట్ ఫాస్ఫోడీస్టర్ బాండ్ ను ఏర్పరచుకుంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఏం వస్తుంది మీకు మొదటి న్యూక్లియోటైడ్ దాని ఫాస్పేట్ దాని షుగర్ మరియు దాని నైట్రోజెనోస్ బేస్ N1 అనుకుందాం వస్తాయి ఇక్కడ ఈ మూడవ కార్బన్ మళ్లీ తరువాత వచ్చే న్యూక్లియోటైడ్ N2 తో బంధం ఏర్పరచుకుంటుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఎప్పుడూ కూడా ఫాస్పేట్ 5 ప్రైమ్ కార్బన్ కు జతచేయబడి ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఒక కార్బన్ మరియు ఒకటి ఇక్కడ వస్తాయి అదేవిధంగా ఈ సందర్భంలో ఇది పెంటోస్ రింగ్కు జోడించబడిన ఐదవ కార్బన్ అవుతుంది ఇందువల్ల ప్రతిసారి మీరు షుగర్ యొక్క మూడవ కార్బన్ అయిదవ కార్బన్ కు జతచేయబడి ఉన్న ఫాస్పేట్ తో ఫాస్ఫోడీస్టర్ బాండ్ ను ఏర్పరచుకోవడం గమనించవచ్చు అందుకే పోచ అంటే స్ట్రాండ్ లేదా పాలిమరైజేషన్ DNA కోసం మరింత ఎక్కువ న్యూక్లియోటైడ్లను నిర్మించడం అనేది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ మార్గంలో జరుగుతుంది DNA రెప్లికేషన్ లోకి వెళ్లేముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి మొదటిది నేను చెప్పినట్టు DNA అనేది డబుల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్ ఇది న్యూక్లియోటైడ్ల పాలిమర్ ప్రతి ఇన్కమింగ్ న్యూక్లియోటైడ్ మునుపటి న్యూక్లియోటైడ్కు ఫాస్ఫోడీస్టర్ బాండ్ ద్వారా జతచేయబడుతుంది మరియు ఈ ఇన్కమింగ్ ఎల్లప్పుడూ ఇచ్చిన స్ట్రాండ్ యొక్క 3 ప్రైమ్ ఎండ్లో జరుగుతుంది ఇది మీరు గుర్తుంచుకోవలసిన ఒక విషయం నేను మళ్ళీ దీని గురించి మనం DNA రెప్లికేషన్ యంత్రాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు చెబుతాను మీరు గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం DNA ద్విసర్పిల నిర్మాణం గమనించినప్పుడు ఇది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ వరకు వెళ్తున్న ఒక స్ట్రాండ్ మరొక స్ట్రాండ్ దానికి కాంప్లిమెంటరీగా అంటే సంపూరకంగా ఉంటుంది ఇప్పుడు కాంప్లిమెంటరీ అంటే అర్థం ఏమిటి ఎప్పుడూ అడెనిన్ బేస్ థైమిన్ సమూహంతో హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరుస్తుంది అలాగే సైటోసిన్లు ఎప్పుడూ గ్వానైన్తో హైడ్రోజన్ బంధాలను ఏర్పరుస్తాయి అనే విషయాన్ని మనం ఇదివరకే తెలుసుకున్నాం కాబట్టి ప్రతిసారీ 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ వరకు ఉన్న ఈ పోచ లో ఒక అడెనిన్ థైమిన్ గ్వానిన్ ఇంకా సైటోసిన్ ఉంటే అప్పుడు రెండవ పోచ దానికి సంపూరకంగా ఉంటుంది కాబట్టి DNA నిర్మాణంలో రెండు పోచలు సంపూరకంగా ఉంటాయి కనుక ఇది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్కి వెళ్లే నిర్దిష్ట వరుస క్రమంతో మొదటి స్ట్రాండ్ అయితే రెండవ స్ట్రాండ్ దానికి సంపూరకంగా కాంప్లిమెంటరీగా ఉంటుంది కానీ వ్యతిరేక సమాంతరంగా కూడా ఉంటుంది కాబట్టి సరళత కొరకు ఈ వరుస క్రమం A T C మరియు G తో 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్కి వెళ్తున్న ఒక పోచ అని అనుకుంటే అప్పుడు ఈ పొజిషన్లో కాంప్లిమెంటరీ స్ట్రాండ్లో C ఉంటుంది ఒక G ఉంటుంది ఈ స్థితిలో A ఉంటుంది మరియు ఇక్కడ దానికి T ఉంటుంది మరియు దీనితో జతచేయబడి ఉండె చక్కెర ఫాస్ఫేట్ ఎముక 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ వరకు వ్యతిరేక దిశలో వెళుతుంది కాబట్టి ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన 2 ప్రధాన లక్షణాలు ఒకటి DNA యొక్క 2 తంతువులు సంపూరకరమైనవి కాబట్టి ఒక విధంగా మీకు ఒక స్ట్రాండ్ సీక్వెన్స్ తెలిస్తే ఆ స్ట్రాండ్కు పోచకు రెండవ స్ట్రాండ్లోని న్యూక్లియోటైడ్ల క్రమానికి సంబంధించిన మొత్తం సమాచారం తెలుస్తుంది బేస్ పెయిర్ సామర్థ్యం వలన DNA లో ఈ సమాచారం ముందు నుండే కోడెడ్ అయ్యి ఉంటుంది రెండవ లక్షణం ఏమిటంటే DNA యొక్క రెండు తంతువులు యాంటీపారెల్లల్ ఇంకా దీని దిశా నిర్దేశాన్ని ఎలా చేస్తారు నేను ముందు చెప్పినట్టు ఫాస్ఫోడీస్టర్ బాండ్ల ఏర్పాటు ద్వారా ఇది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇన్కమింగ్ న్యూక్లియోటైడ్ గతంలో కూర్చున్న న్యూక్లియోటైడ్ యొక్క 3 ప్రైమ్ హైడ్రాక్సిల్ తో ఫాస్ఫోడీస్టర్ బంధాన్ని ఏర్పరుస్తుంది DNA నిర్మాణానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన ప్రాథమిక అంశం దీని యొక్క ఉద్దేశం మనం వాస్తవంగా DNA ప్రతికృతి ఎలా జరుగుతుందో తెలుసుకుంటున్నప్పుడు వివరం అవుతుంది ఇప్పుడు మీరు DNA ప్రతికృతి అంటే ఏమిటి అని అడగవచ్చు DNA ప్రతికృతి అంటే DNA తనను తాను అనుకరణ చేసుకునే ప్రక్రియ కణ చక్రం యొక్క S phase దశలో యూకారియోటిక్ కణాల విషయంలో DNA తనని తాను అనుకరణ చేసే ప్రక్రియను మనం కణచక్రంలో ఇదివరకే చూసాము కణచక్రంలో ఒక కణం పిల్ల కణాలకు సమాచారాన్ని చేరవేయడానికి సిద్ధమవుతుందని మరియు ఆ ప్రక్రియలో అది విభజింపబడడానికి మరియు కణవిభజన ప్రక్రియ లో పాలుపంచుకోవటానికి ముందు దాని DNA నున నకిలీ చేస్తుందని నేను చెప్పిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది ఈ రోజు మనం మాట్లాడుతున్నది దాని గురించే ఖచ్చితంగా ఒక DNA తనని ఎలా నకలు చేసుకోగలదో మరియు అదే సమాచారాన్ని పిల్ల DNA అణువుకు ఎలా పంపగలదో మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం కాబట్టి DNA ప్రతికృతి సమయంలో ఏమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మీరు మళ్లీ గుర్తుంచుకోవాలని నేను 2 విషయాలను పునరుద్ఘాటిస్తున్నాను యాంటిప్యారలెల్ స్ట్రాండ్స్ ఇంకా 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ వరకు కాంప్లిమెంటరీ మరియు ఫాస్ఫోడీస్టర్ బాండ్ల నిర్మాణం లేదా కొత్త న్యూక్లియోటైడ్ రావటం మరియు ఫాస్ఫోడీస్టర్ బాండ్ల ఏర్పడటం వలన దిశా నిర్దేశం 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ వరకు ఉంటుంది ఇప్పుడు DNA ప్రతికృతిని గమనిద్దాం నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా DNA కూడా మన కణాలలో ఒక లీనియర్ మాలిక్యూల్ గా అంటే సరళ అణువుగా ఉండదు హిస్టోన్లతో పరస్పర చర్య వలన అది ఘనీభవించిన రూపంలో ఉంటుంది అంతేకాక ఒక కణం ప్రతికృతి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అది వదులుగా అయ్యి క్రోమాటిన్గా మారుతుంది ఇప్పుడు DNA ఒక హెలిక్స్ సర్పిల ఆకారం అని గమనించడం ముఖ్యం ఇది ఆల్ఫా హెలిక్స్ మరియు వక్రీకృత హెలికల్ నిర్మాణం నేను గీసిన DNA అణువును గమనించండి దీనిని DNA అణువు అనుకుంటే ఇది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ కు వెళ్లే మొదటి స్ట్రాండ్ ఇప్పుడు రెండవ స్ట్రాండ్ దీనికి అనుబంధంగా ఉండి ఇది 5 ప్రైమ్ ఎండ్ మరియు ఇది 3 ప్రైమ్ ఎండ్ గా మారుతుంది ఒక ముఖ్య విషయం ఏమిటంటే DNA ప్రతికృతి జరగాలంటే మొదటిగా అది విడిపోవాలి ఇలా విడిపోవడం వలన పరిణామాలు ఉంటాయి ఉదాహరణకు ఒక నైలాన్ తాడు ను తీసుకొని వాటి రెండు పొరలను విడదీయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు విడదీసిన ప్రతిసారి అవి తిరిగి దగ్గరగా వచ్చి చుట్టుకోవడం మొదలెడతాయి ఇది వాటి ధోరణి ఇప్పుడు ఇక్కడ ఈ రెండు పోచలను విడదీయాలంటే ఎవరైనా ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటారు ఒక కణం ఈ పోచలు ప్రత్యేకించబడి మరియు వేరు చేయబడిన తర్వాత DNA ప్రతిరూపణ ప్రక్రియ ముగిసే వరకు అవి తిరిగి వెనక్కి రాకుండా ఎలా నిరోధిస్తుందో మనం ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు మనం DNA ప్రతికృతి ఎలా జరుగుతుందో గమనిద్దాం నేను మీకు చెప్పినట్టు ఒక మనిషి యొక్క DNA చాలా పెద్దది ఈరోజు నేను మాట్లాడబోయే DNA ప్రతికృతి వివరాలు ఖచ్చితమైనవి ఇంకా నేను మీకు ఈ రోజు కేవలం DNA ప్రకృతి యొక్క ప్రాథమిక లక్షణాలు మరియు సాధారణ గుణాలను గురించి మాత్రమే చెబుతాను ఇవి ప్రోకార్యోట్లు లో కన్నా యూకార్యోట్స్ లో కొద్దిగా భిన్నంగా ఉంటాయి వీటిని గురించి మనం తరువాత తెలుసుకుందాం ప్రస్తుతానికి DNA నకలు కచ్చితంగా ఎలా జరుగుతుందో తెలుసుకుందాం ఇప్పుడు DNA న్యూక్లియోటైడ్ల అమరికపై ముఖ్యమైన పద్ధతులను కలిగి ఉండి ప్రతికృతి ప్రారంభించాల్సిన బిందువుకు గుర్తింపుగా పనిచేస్తుంది DNA ప్రతికృతి ప్రారంభమయ్యే ఈ ప్రాంతాలను ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అని అంటారు బ్యాక్టీరియాలో దీనిని ఓరి సీక్వెన్స్ అని అంటారు కాబట్టి DNA డబుల్ స్ట్రాండ్పై ఉండే నిర్దిష్ట ప్రాంతాలు ఇక్కడే DNA ప్రతిరూపణ ప్రారంభించాలి అని DNA ప్రతిరూపణ యొక్క మొత్తం యంత్రాంగాన్ని ఆ దశకు నిర్దేశిస్తాయి అందువల్ల ప్రతికృతి నిజంగా మొదలయ్యే ప్రాంతాన్ని ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అని అంటారు ఇప్పుడు తిరిగి ఈ DNA తంతు దగ్గరకు వద్దాం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ రెండు తంతులు తెరుచుకోవడం మొదలు పెట్టాలి కాబట్టి ఈ తంతు విడిపోవాలి అందువల్ల మీరు ఊహించినట్టు ఈ ద్విసర్పిల DNA విడిపడి తెరుచుకోవాలి అంటే దీనిని ఒక జిప్ లాగా ఊహిస్తే ఈ మొత్తం DNA అణువు జిప్ తెరుచుకున్నట్టుగా తెరుచుకోవాలి దీనిని రెండవ తంతు అనుకుంటే ఇక్కడ ఈ రెండు సర్పిలల ద్వారం ఉండి ఇది ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అవుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతికృతి మొదలయ్యి మొదటిగా 2 తంతులు విడిపోవడం మొదలుపెడతాయి ఇంకా ఈ విడిపోవడం అనేది ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ సహాయంతో జరుగుతుంది ఇది ఒక క్లాంప్ మాదిరిగా ఉండే ఎంజైమ్ దీనిని హెలికేస్ అని అంటారు కాబట్టి ఈ ఎంజైమ్ నిజంగా చేసేది 2 తంతువులు కలిసి ఉన్నందున అంటే పరిపూరకరమైన తంతువులు హైడ్రోజన్ బంధాల ద్వారా కలిసి ఉన్నందున ఇది ప్రాథమికంగా ఈ హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది ఇంకా లోపలికి వెళ్లడం ప్రారంభిస్తుంది కనుక ఇది మొదట ఇక్కడ కట్టుబడి ఉండి లోపలికి కదలడం ప్రారంభించి హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది మరియు ఈ దిశలో కదులుతున్నప్పుడు అది విడిపోతూనే ఉంటుంది విప్పుతూనే ఉంటుంది కాబట్టి ఇది జిప్పర్పై క్లాంప్ లాగా ఉండి హైడ్రోజన్ బాండ్ల ద్వారా కలిసి ఉండే 2 స్ట్రాండ్లను విడదీస్తూ ఉంటుంది కాబట్టి హెలికేస్ అనేది వచ్చే మొదటి ఎంజైమ్ మరియు ఇది 2 DNA తంతువులను విడదీయడానికి కారణమవుతుంది కాకపోతే ఈ ప్రక్రియ ఆకస్మికంగా జరిగేది కాదు దీనికి కొంత శక్తి అవసరమవుతుంది ఇంకా ఈ శక్తి ATP నుండి వస్తుంది నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు కణచక్రం లో ఒక కణం కణ విభజన మరియు కణ ప్రతికృతి మొదలు పెట్టే ముందు కావలసినంత శక్తి ఉందో లేదో చూసుకుంటుంది మనం ఇప్పుడు దీనిని ఒక ముఖ్యమైన విషయంగా గుర్తించవచ్చు ఎందుకంటే విడదీయడం అనే ప్రక్రియ చాలా శక్తిని వాడుకుంటుంది మరియు ATP ఖర్చు అయ్యేలా చేస్తుంది కాబట్టి హెలికేస్ వచ్చి DNA యొక్క రెండు స్ట్రాండ్లను విడదీసే మొదటి ఎంజైమ్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం నేను ముందుగా చెప్పినట్టు రెండు స్ట్రాండ్లు తిరిగి దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తాయి కానీ ఇది జరుగకూడదు ఎందుకంటే DNA తన ప్రతికృతి చర్యను ఇంకా పూర్తి చేయలేదు అందువలన దీనిని నివారించడానికి ఇంకొక రకమైన ప్రోటీన్ల ఉపయోగం జరుగుతుంది ఈ ప్రొటీన్లు 2 తంతులకు అతుక్కుని ఒకదానికి ఒకటి కలవకుండా ఉంచడానికి ప్రయత్నిస్తాయి అంతేకాక ఒకవేళ DNA నుండి విడిపడిన తంతు తనకు తాను చుట్టుకుపోవడానికి ప్రయత్నిస్తే అది జరగకుండా ఆపుతాయి చుట్టుకుపోవడాన్ని ఆపే ఈ ప్రోటీన్లను సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అని అంటారు ఇప్పుడు ఈ SSBPలు విడివడిన తంతులను విడిగా ఉంచుతాయి ఇక్కడి వరకు సరే అయితే అసలు కొత్త DNA ఉనికిలో కి ఎలా వస్తుంది దీని గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకూ ఏం జరిగిందో మళ్లీ గుర్తు చేసుకుందాం ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ వద్ద ప్రతికృతి చర్య మొదలయి హెలికేస్ అనబడే మొదటి ఎంజైమ్ వచ్చి DNA యొక్క రెండు స్ట్రాండ్లను విడదీస్తుంది ఒకసారి DNA రెండు తంతులు గా విడిపోయిన తరువాత వాటిని అలాగే విడదీసి ఉంచడానికి సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అనే రెండవ రకమైన ప్రోటీన్లు సహాయపడతాయి ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఒక ఎంజైమ్ నిశితంగా ఒకసారి ఒక న్యూక్లియోటైడ్ చొప్పున తీసుకువచ్చి రెండవ తంతును పూర్తి చేస్తుంది ఇప్పుడు విడిపోయిన ఈ తంతును తీసుకొని దానికి ఒక క్రమాన్ని ఇద్దాం ఉదాహరణకు ఇది ఒక A ఇంకొక A ఒక T ఇంకొక T ఒక C మరియు ఒక G అనే క్రమాన్ని కలిగి ఉంటుంది అనుకుందాం ఇప్పుడు ఈ రెండవ తంతు మొదటి దానికి పరస్పరాశ్రయములు అంటే కాంప్లిమెంటరీ కాబట్టి దీనికి ఖచ్చితంగా కాంప్లిమెంటరీ సమాచారం ఉండాలి అంటే దీనికి ఇక్కడ ఒక C ఇక్కడ ఒక G ఇంకా ఒక A ఇక్కడ ఇంకొక A ఇక్కడ ఒక T ఇక్కడ మరియు ఒక T ఇక్కడ ఇప్పుడు ఈ విడివడిన తంతు ఒక కొత్త అనుకరణకు నాంది పలకాలి ఇది వెనక్కు వెళ్లి ఇంతకుముందు తనతో జతపడి ఉన్న దాంతో కలవకూడదు ఇది ఒక కొత్త తంతుకు జన్మ నివ్వాలి ఈ పాలిమరైజేషన్ ఇంకా ఈ స్ట్రాండ్ నిర్దేశించిన క్రమంలో కొత్త న్యూక్లియోటైడ్ లను తీసుకుని రావడం అనే పనులు DNA పాలిమరేస్ అనబడే ఒక ఎంజైమ్ ద్వారా జరుగుతాయి ఇప్పుడు ప్రోకార్యోట్లు మరియు యూకార్యోట్స్ లో కూడా భిన్నమైన DNA పాలిమరేస్ లు ఉన్నాయి కాకపోతే ఈ పాఠాన్ని సులువుగా ఉంచడం కోసం వాటి గురించిన వివరాల్లోకి వెళ్లటం లేదు కాబట్టి ఈ DNA పాలిమరేస్లు ఒక న్యూక్లియోటైడ్ ను తీసుకొని వచ్చి 3 ప్రైమ్ అండ్ లో ఉండే తరువాతి న్యూక్లియోటైడ్ కు జత చేస్తాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే DNA పాలిమరేస్ కు రెండు విషయాలు అవసరమవుతాయి మొదటిగా ఈ న్యూక్లియోటైడ్ తరువాత ఈ న్యూక్లియోటైడ్ రావాలి అని చెప్పే మార్గదర్శకుడు కావాలి అంటే ఒక టెంప్లేట్ మూసఫలకం కావాలి ఇప్పుడు ఈ విడివడిన తంతు DNA పాలిమరేస్ కు టెంప్లేట్ గా పనిచేస్తుంది కాబట్టి మొదటి అవసరం ఒక టెంప్లేట్ రెండవ అవసరం ఇంకా ముఖ్యమైనది ఎందుకంటే DNA పాలిమరేస్ యొక్క కఠినత మనకు కొన్ని సమస్యలను తీసుకొని వస్తుంది అదెలాగో చూద్దాం సరికొత్త DNA పాలిమరేస్ తయారు చేయబడాలి అంటే వచ్చే కొత్త తంతు 5 ప్రైమ్ లానుండి 3 ప్రైమ్ మార్గంలో సంశ్లేషణ జరగాలి ఎందుకంటే ప్రతి ఇన్కమింగ్ న్యూక్లియోటైడ్ గతంలో కూర్చున్న న్యూక్లియోటైడ్ యొక్క 3 ప్రైమ్ హైడ్రాక్సిల్ తో ఫాస్ఫోడీస్టర్ బంధాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఇది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో ఒక గొలుసును తయారు చేయాలి కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే పాలిమరేస్ తనంతట తానుగా కొత్తతంతును తయారుచేయడం మొదలు పెట్టలేదు ఒకటి దానికి న్యూక్లియోటైడ్ లను ఎలా కూర్చాలి ఇంకా వాటిని ఏ క్రమంలో కూర్చాలి అని తెలియజేయడానికి ఒక టెంప్లేట్ కావాలి రెండు దానికి ఒక ప్రైమర్ కూడా కావాలి కాబట్టి దానికి ఎక్కడ నుండి న్యూక్లియోటైడ్ లను కూర్చడం మొదలుపెట్టాలో తెలియాలి కనుక ఒక నిర్దిష్టమైన మార్గంలో ఇక్కడ నుండి కూర్చడం మొదలుపెట్టాలని చెప్పడానికి ఒక విధమైన సూచిక అంటే ఇండికేటర్ కావాలి DNA పాలిమరేస్ ఎప్పుడూ కూడా న్యూక్లియోటైడ్ లను 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో కూరుస్తుంది ఎందుకంటే ఇది DNA పాలిమరేస్ యొక్క ప్రాథమిక అవసరం కాబట్టి మనంరెండు తంతులను విడదీసినప్పుడు విడివడిన ఒక తంతు టెంప్లేట్గా మరి ఈ అవసరాన్ని తీరుస్తుంది ఇంకా 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో మాత్రమే పాలిమరేస్ అవుతుంది కానీ ఎక్కడ నుండి కూర్చడం మొదలుపెట్టాలో దానికి ఎలా తెలుస్తుంది ఒకటొకటిగా న్యూక్లియోటైడ్ లను ఎక్కడ నుండి కూర్చడం మొదలుపెట్టాలో ప్రైమేస్ అనే ఇంకొక ఎంజైమ్ తెలుపుతుంది ప్రైమేస్ ఒక ఆసక్తికరమైన ఎంజైమ్ ఇది ఎప్పుడూ హెలికేస్ ను అంటిపెట్టుకుని ఉంటుంది విడిపోవడం అనే ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఉదాహరణకు మొదటిగా హెలికేస్ ఇక్కడ ఉండి ఆ తరువాత ఈ మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టి ఈ చోటుకు చేరుకొని అలాగే అదే మార్గంలో కదులుతున్నప్పుడు ప్రైమేస్ హెలికేస్ మీదకు ఎక్కి నట్టుగా దానిని అంటి పెట్టుకొని ఉండి అదే మార్గంలో కదులుతూ విడిపోయే ప్రక్రియ జరుగుతున్నప్పుడే వెంటనే ప్రైమర్ ను తయారు చేస్తుంది ఇప్పుడు ప్రైమర్ అంటే 10 బేసెస్ పొడవు ఉన్న RNA క్రమం అంటే ఇది దాదాపుగా RNA పాలిమరేస్ లాంటిది కాబట్టి దీనిని ఒక వరుసక్రమంగా తీసుకున్నప్పుడు ఇది 3 ప్రైమ్ మరియు ఇది 5 ప్రైమ్ అనుకుంటే అలాగే ఇక్కడ GCT బేసెస్ సమితి ఉన్నప్పుడు దానిని చదివి వెంటనే ఒక చిన్న RNA అణువును సంశ్లేషణ చేస్తుంది T ప్రతిసారి A తో జత కడుతుంది అలాగే C G తోనూ మరియు G C తోను జత కడతాయి అలాగే ఇది గనుక RNA అణువు అయితే ఇక్కడ ఉన్నA కి RNA థైమిన్ కాకుండా యూరాసిల్ ని ఇస్తుంది కాబట్టి ఈ చిన్న RNA విస్తరణను ప్రారంభ స్థానంగా సంశ్లేషణ చేస్తుంది ఈ ప్రైమర్ ఇప్పుడు DNA పాలిమరేస్ న్యూక్లియోటైడ్ లను కూర్చడం ప్రారంభించడానికి ఆధారంగా పనిచేస్తుంది ఇది ప్రైమేస్ ఎంజైమ్ ద్వారా నిర్మాణం అయి ఒకసారి RNA ప్రైమర్ చేరినప్పుడు ఇది DNA పాలిమరేస్ ఇది 5 ప్రైమ్ 3 ప్రైమ్ హైడ్రాక్సిల్ పెంటోస్ షుగర్ దగ్గర ఉన్నప్పుడు కొత్తగా వస్తున్న న్యూక్లియోటైడ్తో ఫాస్ఫోడీస్టర్ బాండ్ ను కుదుర్చుకుంటుంది ఏ న్యూక్లియోటైడ్ వస్తుందో మూస ఫలకం మీద ఉండే వరుసక్రమం నిర్ణయిస్తుంది ఈ విధంగా పాలిమరేస్ మొదలవుతుంది ఇక్కడ నుండి ఇది మొదలవుతుంది అనుకుంటే ఇక్కడ ఒక C ఇక్కడ G ఇక్కడ A ఇంకా మరొక A ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఇది DNA RNA కాదు కాబట్టి ఇక్కడ ఒక థైమిన్ ఇంకా మరొక థైమిన్ ఇక్కడ వస్తుంది ఈ విధంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ అసలు ఏం జరుగుతుందంటే DNA పాలిమరేస్ కి ఒక ప్రారంభ స్థానం కావాలి ప్రైమర్ ఆ మార్గాన్ని చూపి న్యూక్లియోటైడ్ లను కూర్చడం మొదలుపెడుతుంది ఒకసారి గనుక ప్రైమర్ చుట్టుపక్కల ఉంటే DNA పాలిమరేస్ దానితో పాటుగా కదిలి 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో పాలిమరైజేషన్ మొదలు పెడుతుంది ఇక్కడ మనం రెండు విషయాలను గమనించవచ్చు ఒకటి హెలికేస్ అనే ఎంజైమ్ చర్య వల్ల DNA రెండు తంతులు విడిపోయి ప్రతికృతి జరిగేచోట రెండుగా చీలిన కర్ర లాగ ఏర్పడుతుంది దీనిని రేప్లికేషన్ ఫోర్క్ అని అంటారు ఈ రేప్లికేషన్ ఫోర్క్ లో ఒక తంతుకు బంధితమయ్యే ప్రోటీన్ DNAని అంటుకొని రెండు తంతులు దగ్గరకు చేరకుండా చేస్తుంది ఇలా ఈ తంతులు విడిపోయి ఉన్న సమయంలో పాలిమరైజేషన్ త్వరగా జరగాలి అందువల్ల ఒకసారి ప్రైమర్ కలవగానే ప్రైమేస్ వలన DNA పాలిమరేస్ న్యూక్లియోటైడ్ లను కూర్చడం మొదలుపెడుతుంది ఇది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో మాత్రమే జరుగుతుంది గులాబీ రంగులో ఉన్నఈ తంతు ఇప్పుడే కొత్తగా సంశ్లేషణ జరిగిన తంతు అనుకుందాం ఇక్కడి వరకు ఇది RNA ఇక్కడ నుండి గులాబీ రంగు తంతుగా కొనసాగుతుంది ఇది నిరంతరం కదులుతూ ఉండి హెలికేస్ వలన విడివడి 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో పనిచేసే DNA పాలిమరేస్ వలన సంశ్లేషణ చెందుతూ ఉంటుంది ఈ పొడిగింపు పెరుగుతూ ఉండటానికి ఒక ప్రైమర్ సరిపోతుంది ఇలా అంతరాయం లేకుండా సంశ్లేషణ జరుపుతూ ఉండే తంతును ముందు ఏర్పడే పోచ అంటే లీడింగ్ స్ట్రాండ్ అని అంటారు ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కాకపోతే దీని దగ్గర సమస్య వస్తుంది ఇప్పుడు 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశ ఈ మార్గంలో ఉంది ఈ తంతు యొక్క 5 ప్రైమ్ చివర ఇక్కడ మరియు 3 ప్రైమ్ చివర ఇక్కడ ఉన్నది DNA పాలిమరేస్ చెయ్యాలంటే అది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశకు సంపూరకంగా పని చేయాలి కాకపోతే ఇది ఇక్కడ ఎదుర్కొనే సమస్య ఏమిటంటే హెలికేస్ వేగంగా కదలడం వలన తంతు త్వరత్వరగా విడివడి దానిమీద ఉన్న ప్రైమేస్ ప్రైమర్లను వెంటవెంటనే కలపడం మొదలుపెడుతుంది కానీ DNA పాలిమరేస్ ఈ సంపూరక తంతులో ఒక్కసారిగా కొత్త న్యూక్లియోటైడ్ లను సంశ్లేషణ చేయలేదు అది వీటిని ముక్కలుగా జత చేయడం కొనసాగిస్తుంది కాబట్టి DNA పాలిమరేస్ పాలిమరైజ్ చేయడం ప్రారంభించి 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో బేస్లను జోడించడం ప్రారంభించిందని అనుకుంటే అది పూర్తయ్యే సమయానికి ఈ ప్రాంతం మరింత విడదీయబడి కొత్త ప్రైమర్ ఏర్పడినప్పుడు DNA పాలిమర్ తిరిగి వచ్చి అతుక్కుని మళ్లీ సంశ్లేషణ చేయడం మొదలుపెడుతుంది ఇప్పుడు మళ్లీ మరింత విడదీయబడి మళ్లీ ప్రైమర్ ఏర్పడి అది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో విస్తరించడం మొదలుపెడుతుంది దీన్నిబట్టి మనం తెలుసుకునేది ఏమిటంటే సంశ్లేషణ ఈ చిన్న విస్తరణలలో అంటే అంతరాయాలతో జరిగినప్పుడు రెండవ తంతు సంశ్లేషణ ఒకేసారిగా జరగదు ఇది 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో జరుగుతున్నా ఒకేసారిగా జరగటం లేదు దీనివల్ల కొత్త తంతుల సంశ్లేషణ ఒక్కసారిగా కాకుండా చిన్న చిన్న భాగాలుగా జరుగుతుంది అందువల్ల ప్రతిసారి ఇక్కడ ఒక RNA ప్రైమర్ ఇక్కడ ఒక RNA ప్రైమర్ ఇక్కడ ఒక RNA ప్రైమర్ వస్తుంది ఈ తంతు మొదటి తంతు కన్నా నెమ్మదిగా ఆకారం పొంది లాగింగ్ స్ట్రాండ్ అని పేరు పొందింది ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది ఆపై ఇది ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనం పొందబోయేది ఏమిటంటే నేను దీన్ని చాలా సరళమైన రూపంతో తిరిగి గీస్తున్నాను ఇక్కడ ఈ DNA అణువు ఉంది ఇది 3 ప్రైమ్ అండ్ ఈ పాయింట్ 5 ప్రైమ్ ఇది 3 ప్రైమ్ ఇంకా ఇది 5 ప్రైమ్ ఇప్పుడు ఇక్కడ రెప్లికేషన్ ఫోర్క్ వైపు కదులుతున్న లీడింగ్ స్ట్రాండ్ మరియు అంతరాయాలతో సంశ్లేషణ చేయబడుతున్న లాగింగ్ స్ట్రాండ్ తో కొత్త అణువు సంశ్లేషణ చేయబడుతుంది ఈ లాగింగ్ స్ట్రాండ్ యొక్క చిన్న ముక్కలు అన్నింటిని ఒకజాకి ముక్కలు అని అంటారు ఇక్కడ ఏం జరుగుతోందంటే ఈ ఒక్క అణువు మరొక రెండు అణువులకు జన్మనిచ్చి ఇక్కడ ఉన్న RNA ఇంకా ఇక్కడ ఉన్న ప్రైమర్ అలాగే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మరొకటి ఇక్కడ ఉన్న ప్రైమర్ ఈ ఒకజాకి ముక్కలతో తిరిగి కలవాలి ఈ ప్రైమర్లు అన్నింటినీ తొలగించి ఒక DNA క్రమంలో భర్తీ చేయవలసి ఉంటుంది ఎందుకంటే చివరగా మనకు కావలసింది DNA నకలు గాని DNA RNA అణువు కాదు మరొక రకం DNA పాలిమరేస్ తో ఒకజాకి ముక్కల నిర్మాణం జరిగిన తరువాత ప్రైమర్ లన్నీ తొలగించబడతాయి అందుకే నేను మీకు వివిధ రకాలైన DNA పాలిమరేస్ లు ఉంటాయని చెప్పాను నేను వాటన్నింటి గురించి లోతుగా చర్చించను గాని ఇది వేరే ఒక రకమైన DNA పాలిమరేస్ ఈ DNA పాలిమరేస్ వాస్తవానికి RNA చేత ఆక్రమింపబడి తప్పిపోయిన ముక్కలను తిరిగి సంశ్లేషిస్తుంది లాగింగ్ స్ట్రాండ్ కోసం ఈ ముక్కలు సంశ్లేషణ చేయబడిన తరువాత వీటిని తిరిగి అతికించ వలసి వస్తుంది ఎందుకంటే ఇది నిరంతర విస్తరణ కలిగి ఉండాలి DNA లైగేస్ అని పిలవబడే మరొక కీలకమైన ఎంజైమ్ ఈ ముక్కలను అతికించటం లో సహాయపడుతుంది మీరు ఇక్కడ ఏమి గమనించవచ్చు అంటే మీరు డబుల్ హెలిక్స్ తో ప్రారంభించారు హెలికేస్ వలన అది విడదీయబడి సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్ల కారణంగా 2 వేరు వేరు తంతువులుగా ప్రత్యేక స్థానంలో నిర్వహించబడతాయి అంతేకాక విడిపోవడం మొదలవగానే ప్రైమేస్ వచ్చి RNA ను చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది ఈ ముక్కలను ప్రైమర్ అంటాము ఈ RNA ప్రైమర్ DNA పాలిమరేస్ నిర్మాణానికి మరియు 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో న్యూక్లియోటైడ్ లను కూర్చడానికి ఆధారంగా పనిచేస్తుంది 2 వేరు చేయబడిన తంతువులలో ఒక స్ట్రాండ్ కేవలం నిరంతరంగా పెరుగుతూ లీడింగ్ స్ట్రాండ్ గా పిలవబడుతుంది కాకపోతే ఈ రెండవ చివర విడిపోవడం మొదలయ్యి DNA పాలిమరేస్ కేవలం 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో పని చేయడం వలన DNA పాలిమరేస్ ఈ చిన్న ముక్కలను అతికిస్తుంది వీటిని ఒకజాకి ముక్కలు అని అంటారు చివరిగా ఈ ఒకజాకి ముక్కలు అన్ని DNA లైగేస్ సహాయం వలన ఒక సింగిల్ స్ట్రాండ్ గా అతికించబడతాయి అదే సమయంలో వేరొక DNA పాలిమరేస్ ద్వారా RNA క్రమాలు తొలగించబడతాయి ఈ విధంగా DNA రెప్లికేషన్ జరుగుతుంది ఒకసారి ఈ నకలు జరగగానే DNA పాలిమరేస్ ఒక స్థానానికి చేరుకుంటుంది ప్రతికృతి యొక్క ఆరంభ మూలం ఉన్నట్టు DNA మీద కూర్చుని మరొక ముఖ్యమైన క్రమం ఉంటుంది వీటిని టెర్మినేటర్ అంటారు ప్రోకార్యోట్లలో అయితే టెర్మినేటర్ సీక్వెన్స్ అని అంటారు అలాగే యూకార్యోట్స్ లో అయితే టెలోమీర్ అనే స్థానాలు ఉంటాయి ఈ విధంగా DNA ప్రతికృతి జరుగుతుంది ఈ మొత్తం ప్రక్రియ లో మీరు గమనించినట్లయితే ఒకసారి ఈ DNA ప్రతికృతి జరుగగానే మనకు రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి ఈ పిల్ల కణం లీడింగ్ స్ట్రాండ్ వలన ఏర్పడుతుంది మరియు ఈ రెండవ పిల్ల కణం లాగింగ్ స్ట్రాండ్ వలన ఏర్పడుతుంది కాకపోతే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రతి కొత్త పిల్ల కణం యొక్క DNA అణువు లో ఒక తంతు అసలు DNA నుండి వచ్చిన తల్లి తంతు అలాగే ఒక తంతు కొత్తగా సంశ్లేషణ చేయబడిన తంతు అవుతాయి అలాగే ఈ రెండవ అణువులో కూడా ఒక తంతు అసలు DNA నుండి వచ్చినది ఇంకా రెండవది కొత్తగా సంశ్లేషణ చేయబడినది కనుక DNA ప్రతికృతి విధానంలో ఒకటి అసలు తల్లి పోచ ఉండి రెండవది కొత్తగా సంశ్లేషణ జరిగిన తంతు సంపూరకంగా ఉంటే గనుక దానిని ప్రతికృతి యొక్క సెమి కన్సర్వేటివ్ మెథడ్ అంటే అర్ధ సంరక్షక విధానం అని అంటారు దీనితో మనం DNA తనకు తానుగా ప్రతికృతి ఎలా జరుపుతుందో తెలుసుకున్నాం ముగించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తిరిగి గుర్తుచేసుకుందాం DNA యొక్క రెండు తంతులు వ్యతిరేక సమాంతరాలు బేస్ జత 2 తంతువుల మధ్య పరిపూరకంగా ఉంటుంది మరియు DNA యొక్క పాలిమరైజేషన్ కోసం DNA చుట్టు విడిపోవడం కోసం అవసరమైన ఎంజైమ్ల శ్రేణిని కలిగి ఉంటుంది DNA పాలిమరైజేషన్ ఎప్పుడూ కూడా 5 ప్రైమ్ నుండి 3 ప్రైమ్ దిశలో జరుగుతుంది ఇది ఎందువల్ల అంటే DNA లో చక్కెర ఫాస్ఫేట్ బాండ్ ఏర్పడటానికి కారణమయ్యే కెమిస్ట్రీ వలన జరుగుతుంది ఇప్పుడు మీకు గనక సమయం ఉంటే ఈ ఉత్సాహకరమైన వీడియోలను చూడండి ఇక్కడ ఉన్న రెండు వీడియోలలో మొదటిది యానిమేషన్ ద్వారా క్లుప్తంగా ప్రతికృతి జరిగే పద్ధతిని చూపిస్తుంది నేను మీకు 30 నిమిషాలలో వివరించిన పాఠాన్ని మొత్తం ఐదు నుండి పదినిమిషాల వీడియో లో చాలా బాగా చూడవచ్చు పైగా ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీకు గనుక ఆసక్తి ఉంటే ఈ రెండవ వీడియో ప్రోకార్యోట్లు మరియు యూకార్యోట్స్ మధ్య ఉండే DNA ప్రతికృతి యొక్క భేదాలను చూపిస్తుంది ఇక ఇక్కడ ఉన్న ఆఖరిది DNA ప్రతికృతిలో పాలుపంచుకునే వివిధ విషయాలమీద గ్లెన్ వల్కెన్ఫెల్డ్ రాసిన సరదా రాప్ సాంగ్ మళ్లీ కలుద్దాం ధన్యవాదములు